అందరికీ స్వాగతం TALE టీచింగ్ మరియు లెర్నింగ్ ఇన్ ఇంజనీరింగ్ కోర్సుకు స్వాగతం మరియు మొదటి యూనిట్ ఇంజనీరింగ్లో బోధన మరియు అభ్యాసం మాత్రమే కాకుండా మంచి ఇంజనీర్ యొక్క లక్షణాలకు సంబంధించినది ఇప్పుడు 2015 నుండి ఉన్నత విద్యారంగంలో ఎక్కువ మార్పులు జరిగాయి ప్రధాన మార్పు ఉపాధ్యాయ కేంద్రీకృతం నుండి అభ్యాస కేంద్రీకరణకు సంబంధించినది దీని అర్థం ఏమిటంటే అభ్యాసకుడు ఏమి నేర్చుకోవాలి మరియు అతను ఎంతవరకు నేర్చుకున్నాడు అనే దానిపై దృష్టి ఉంటుంది అభ్యాస కేంద్రీకృతం అంటే ఇదే మరియు విద్య ఒక నిర్దిష్ట ఫలితాన్ని విద్యార్థి ఎంతవరకు సాధించారనే దానిపై కొలుస్తారు లేదా ఫలితాల సాధన స్థాయి సూచనలను ప్రణాళిక మరియు అమలు చేయడానికి ఆధారం ఇప్పుడు అక్రిడిటేషన్ ప్రక్రియలో పెద్ద మార్పు ఉంది అక్రెడిటేషన్ అంటే కొన్ని ఏజెన్సీ కొన్ని నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించబడుతుందని కొలుస్తుంది ఈ ప్రమాణాలు సాధారణంగా ఇంజనీరింగ్ విద్య విషయంలో ప్రభుత్వ ఏజెన్సీచే నిర్వచించబడతాయి ఇది నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ మరియు సాధారణ కార్యక్రమాల విషయంలో ఇది NAAC మరియు వారు ఏమి చేస్తారు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ ఒక ప్రమాణాల సమితిని నిర్వచిస్తుంది మరియు వాస్తవానికి నిర్దిష్ట ప్రోగ్రామ్ ఎంతవరకు ఉందో అంచనా వేస్తుంది ప్రోగ్రామ్ ఎంతవరకు నిర్దేశించిన ప్రమాణాలను రూపొందిస్తుంది ఇది ఎందుకు అవసరం ఏదైనా విద్యా సంస్థప్రైవేట్ లేదా పబ్లిక్ ఒక సామాజిక సంస్థ విద్యార్ధులు ఉపాధ్యాయుల నుండి ఎక్కడైనా అనేక మంది వాటాదారులు ఉన్నారు ఆపై తల్లిదండ్రులు ఉన్నారు ఆపై ప్రభుత్వ సంస్థలు విశ్వవిద్యాలయాలు ఉన్నాయి ఈ ప్రత్యేక సామాజిక సంస్థ తన పేర్కొన్న లక్ష్యాలను ఏ మేరకు నెరవేరుస్తుందో వాటాదారునికి తెలుసుకోవాలి మరియు అక్రిడిటేషన్ ప్రక్రియ నిజంగా ఆ ప్రయోజనాన్ని అందిస్తుంది నిర్దిష్ట ఉన్నత విద్య ను పరిగణిస్తే ఇంజనీరింగ్లో యుజి మరియు పిజి ప్రోగ్రామ్లను అందిస్తున్న చాలా ఉన్నత విద్యాసంస్థలు తమ కార్యక్రమాలను నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ చేత గుర్తింపు పొందాలని వారు ఆశిస్తారు ఇంజనీరింగ్ కార్యక్రమాలు యుజి మరియు పిజి స్థాయిలో నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ ఎన్బిఎ పరిధిలోకి వస్తాయి మరియు 2015 నుండి NBA కి అన్ని ఇంజనీరింగ్ ప్రోగ్రామ్లు ప్రోగ్రామ్ ఫలితాలను సాధించాల్సిన అవసరం ఉంది మరియు అవి నిరంతరం వారి పనితీరును మెరుగుపరుస్తున్నాయని ప్రదర్శిస్తాయి ఇక్కడ మేము వీటిని నిర్వచించాము ప్రోగ్రామ్ అవుట్కమ్ అను పదాన్ని కొద్దిగా ఉపయోగిస్తాము కానీ అది ఏమిటో కొంచెం తరువాత వివరిస్తాము అనేక ఉన్నత విద్యాసంస్థలు తమ సంస్థను NAAC చేత గుర్తింపు పొందాలని కోరుకుంటాయి NAAC నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ వ్యత్యాసం ఏమిటంటే NAAC జాతీయమైనది లేదా కొన్ని కార్యక్రమాలను వివరంగా చూసేటప్పుడు NAAC సంస్థాగత గుర్తింపు మాత్రమే కోరుకుంటుంది కాని వారు సంస్థ యొక్క ఇతర లక్షణాల యొక్క మొత్తం సమూహాన్ని సమీక్షించి మూల్యాంకనం చేయాలని కోరుకుంటారు మరియు ఉన్నత విద్యా సంస్థలో అన్ని బోధన మరియు అభ్యాస కార్యకలాపాలు ప్రణాళికాబద్ధంగా నిర్వహించబడాలి మరియు విద్యార్థులకు బాగా నిర్వచించబడిన మరియు కొలవగల ఫలితాలను పొందటానికి వీలుగా ఉంటుంది దీనినే మనం ఫలిత ఆధారిత విద్య అని విస్తృతంగా పిలుస్తాము ఇంజనీరింగ్ కాలేజీల అధ్యాపక సభ్యులందరికీ OBE కలిగి ఉండవలసిన ఈ ప్రత్యేక అవసరం ఏమిటంటే వారి మునుపటి కార్యకలాపాలు దీనికి నేరుగా సంబంధం కలిగి లేవు వారు దీనికి వ్యతిరేకం కాదు కానీ ఫలిత ఆధారిత విద్యతో వారు సరిగ్గా అమరికలో లేరు ఇప్పుడు టేల్ అనేది ఉపాధ్యాయులను ఈ అవసరాలను సులభంగా తీర్చడానికి రూపొందించబడిన ఒక కోర్సు గ్రాడ్యుయేషన్ సమయంలో వారి విద్యార్థులు మంచి ఇంజనీర్లుగా మారడానికి వీలుగా ఇంజనీరింగ్ ప్రోగ్రామ్లలో ఉపాధ్యాయులను ఎనేబుల్ చేయడమే ఇప్పుడు టేల్ యొక్క లక్ష్యం ఏదైనా ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ లక్ష్యంగా ఉండాలి లక్ష్యంగా ఉంది కోర్సును 4 మాడ్యూల్స్ లెర్నింగ్ ఫలితాలు కోర్సు డిజైన్ ఇన్స్ట్రక్షన్ మరియు అక్రిడిటేషన్గా అందిస్తారు ప్రతి మాడ్యూల్ ఒక క్రెడిట్ లోడ్ను కలిగి ఉంటుంది ఇది సుమారు 10 తరగతి సెషన్లకు సమానం ప్రతి మాడ్యూల్ సుమారు అరగంట వీడియో ఉపన్యాసాలలో 20 యూనిట్లుగా అందించబడుతుంది మరియు ప్రతి యూనిట్లో అసైన్మెంట్లు ఉంటాయి ఇది TALE యొక్క నిర్మాణం ఎవరు టేల్ అనే కోర్సుపై ఆసక్తి ఎవరికి ఉంటుంది మరీ ముఖ్యంగా పనిచేసే ఉపాధ్యాయులు ఇంజనీరింగ్ కాలేజీలలో అనుభవజ్ఞులైన లేదా కొత్తగా నియమించిన ఉపాధ్యాయులు ఉత్సాహిక ఉపాధ్యాయులు బోధనా వృత్తికి వెలుపల ఉన్నవారు మరియు దీనిలోకి ప్రవేశించాలనుకుంటున్నారు మరియు విద్య సాంకేతిక పరిజ్ఞానంలో తమ వృత్తిని చేయాలనుకునే గ్రాడ్యుయేట్ విద్యార్థులకి కూడా ఆసక్తి ఉంటుంది ఈ రోజుల్లో కార్పొరేట్ శిక్షణ చాలా ఉంది సంస్థ కూడా విద్యా సాంకేతికతలు మరియు శిక్షణా కార్యక్రమాలను కార్పొరేట్లు విద్యాసంస్థలు ఉపాధ్యాయులు మరియు విద్యార్థులకు అందిస్తోంది ఇలాంటి కంపెనీలు కూడా ఈ కోర్సుపై ఆసక్తి చూపుతాయి నా స్నేహితుడు ప్రొఫెసర్ కె రజనీకాంత్ ఇచ్చిన ఇన్పుట్లను మరియు వ్యాఖ్యలను నేను ప్రత్యేకంగా ప్రస్తావించాలనుకుంటున్నాను దీని ఇన్పుట్స్ నాకు చాలా విలువైనవి ఇప్పుడు టేల్ యొక్క నిర్మాణాన్ని చూద్దాం మాడ్యూల్ 1 అంటే మనము దీనిని "అభ్యాస ఫలితాలు" అని పేరు పెట్టాము ఇది మంచి ఇంజనీర్ ఎవరు ఫలిత ఆధారిత విద్య అంటే ఏమిటి అక్రిడిటేషన్ వారు ఎలా వర్గీకరించబడ్డారు మరియు నేర్చుకునే వర్గీకరణ కోర్సు ఫలితాలను ఎలా వ్రాయాలి మరియు విస్తృతంగా మీరు ఫలితాల సాధనను ఎలా కొలుస్తారు వంటి సమస్యలను పరిశీలిస్తుంది ఇవి మాడ్యూల్ 1 యొక్క అంశాలు ఇవి 20 యూనిట్లకు పైగా కవర్ చేయబడతాయి లేదా పరిష్కరించబడతాయి మాడ్యూల్ 2 "కోర్సు డిజైన్" ఈ కోర్సు రూపకల్పన ప్రక్రియ మాడ్యూల్ 1 యొక్క జ్ఞానాన్ని ఉపయోగించుకుని ADDIE మోడల్ లో రూపొందించబడింది ADDIE మోడల్ 5 దశలను కలిగి ఉంది విశ్లేషణ దశ రూపకల్పన దశ అభివృద్ధి దశ అమలు దశ మరియు అంచనా వేయడం అను దశలను కలిగి ఉంటుంది కోర్సు ప్రతి దశను ఎలా వివరంగా చూడాలో చూస్తుంది మరియు కోర్సు రూపకల్పన కోసం ప్రతి దశకు ఒక రకమైన టెంప్లెట్ ను ప్రదర్శించడానికి ప్రయత్నిస్తాము మరియు మాడ్యూల్ 3 "బోధన"instruction" కి సంబంధించినది మరియు మేము బోధనా రూపకల్పన మరియు బోధనా పద్ధతులు సాక్ష్యం ఆధారిత బోధనా పద్ధతులు ముఖ్యంగా బోధనా వ్యూహాల గురించి మాట్లాడుతాము ఇవి బోధనా పద్ధతుల సమాహారం బోధనా యూనిట్ రాయడానికి స్క్రిప్ట్ మరియు మనం విస్తృతంగా నేర్చుకునేవి రూపకల్పన చేసి ఆపై ప్రాజెక్టులు మరియు ప్రెజెంటేషన్ల కోసం సూచనలు ఇవన్నీ వివరించబడుతుంది మాడ్యూల్ 4 "అక్రిడిటేషన్" కు సంబంధించినది ఇది NBA అక్రిడిటేషన్తో పాటు NAAC అక్రిడిటేషన్ కావచ్చు ఈ రోజుల్లో ఇంజనీరింగ్ సంస్థలు ఎన్బిఎ అక్రిడిటేషన్పై మాత్రమే ఆసక్తి చూపడం లేదు వారు ఎన్ఏఏసి అక్రిడిటేషన్ను కూడా కోరుతున్నారు కాబట్టి విస్తృతంగా అది TALE కోర్సు యొక్క నిర్మాణం కోర్సు ఫలితాల వలె వ్రాయవలసిన ప్రకటనల గురించి మాట్లాడకుండా ఫలిత ఆధారిత విద్య గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మనం సాధించడానికి ప్రయత్నిస్తున్న ఫలితాలను మేము ప్రస్తావిస్తాము ఈ కోర్సు ముగింపులో అంటే 4 మాడ్యూల్స్ తరువాత విద్యార్థులు ఇక్కడ అభ్యాసకులు అభ్యసిస్తున్నారు మరియు ఔత్సాహిక ఉపాధ్యాయులు మాడ్యూల్ 1 లో ఫలిత ఆధారిత విద్య యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవాలి మరియు NBA నిర్ణయించిన ఇంజనీరింగ్లో అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ యొక్క లక్ష్యాలు మరియు ఫలితాలను అర్థం చేసుకోవాలి కాబట్టి విస్తృతంగా అది మనకు ఉన్న మొదటి కోర్సు ఫలితాలలో ఒకటి మరియు అభ్యాసకుల మధ్య కమ్యూనికేట్ చేయడానికి మాకు ఒక రకమైన భాష అవసరం మరియు అక్కడే మేము వర్గీకరణ గురించి మాట్లాడుతాము మేము చూస్తున్న ప్రత్యేకమైన వర్గీకరణను అండర్సన్ బ్లూమ్ విన్సెంటి టాక్సానమీ అంటారు కాబట్టి కోర్సు ఫలితం అండర్సన్ బ్లూమ్ విన్సెంటి టాక్సానమీను మరియు నేర్చుకునే మూడు డొమైన్లను అర్థం చేసుకోండి కోర్సు ఫలితం మూడు అప్పుడు ప్రోగ్రామ్ ఫలితాల ఉపసమితిని మరియు ప్రోగ్రామ్ నిర్దిష్ట ఫలితాలను పరిష్కరించే ఇంజనీరింగ్ ప్రోగ్రామ్లో కోర్సు ఫలితాలను ఎలా రాయాలో నేర్చుకుంటాము కాబట్టి ఇవి మాడ్యూల్ 1 యొక్క మూడు కోర్సు ఫలితాలు మరియు మాడ్యూల్ 2 లో ADDIE యొక్క ఇన్స్ట్రక్షనల్ సిస్టమ్ డిజైన్ ఫ్రేమ్వర్క్లో ఇంజనీరింగ్ ప్రోగ్రామ్లో కోర్సు రూపకల్పనను వివరిస్తుంది మరియు కోర్సు ఫలితాలతో మంచి అమరికలో ఉన్న అసెస్మెంట్ డిజైనింగ్ను కూడా మేము ప్రత్యేకంగా నొక్కిచెప్పాము మరియు మాడ్యూల్ 3 అనేది మెర్రిల్ యొక్క సూత్రాలను అనుసరించి డిజైన్ బోధన ఇది కోర్సు ఫలితాలను మరియు అంచనాలను మరియు బోధనల మధ్య మంచి అమరికను నిర్ధారించే కోర్సు ఫలితాలను మరియు సామర్థ్యాలను సాధించడానికి మేము ఆ సమయంలో వివరించాము మాడ్యూల్ 4 డిపార్ట్మెంట్ స్థాయిలో ఎన్బిఎ అక్రిడిటేషన్ కోసం సిద్ధం చేస్తుంది మరియు CO8 కోర్సు ఫలితం 8 ఇన్స్టిట్యూట్ స్థాయిలో NAAC అక్రిడిటేషన్ కోసం సిద్ధం చేస్తుంది కాబట్టి ఇవి టేల్ యొక్క కోర్సు ఫలితాలు ఇప్పుడు కొంచెం ప్రత్యేకంగా మాడ్యూల్ 1 కి వస్తాము ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ యొక్క ఫలితాలను నేర్చుకోవడం మొదట మంచి ఇంజనీర్ విద్య బోధన అభ్యాసం అంచనా మరియు బోధన యొక్క లక్షణాల అవగాహన అవసరం ఆపై మేము ఫలిత ఆధారిత విద్యను పరిశీలిస్తాము అప్పుడు మేము అక్రిడిటేషన్ పాత్ర ఫలితాల స్థాయిలు ఎన్బిఎ యొక్క ప్రోగ్రామ్ ఫలితాలను పరిశీలిస్తాము NBA యొక్క ప్రోగ్రామ్ ఫలితాల స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి మేము చాలా సమయం తీసుకుంటాము తరువాత నేర్చుకునే వర్గీకరణ ని వివరిస్తాము అప్పుడు ఈ జ్ఞానం ఆధారంగా మేము ప్రోగ్రామ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ ప్రోగ్రామ్ స్పెసిఫిక్ ఫలితం మరియు కోర్సు ఫలితాలను వ్రాస్తాము ఈ మూడు రకాల ఫలితాల యొక్క ప్రత్యేక అర్ధం మేము దానిని తరువాతి దశలో పరిశీలిస్తాము ఇప్పుడు ఇంజనీర్లు ఏమి చేస్తారు మంచి ఇంజనీర్లు ఎవరు అని మేము అర్థం చేసుకోవాలి మంచి ఇంజనీర్లు అంటే ఏమిటో మనం అర్థం చేసుకునే ముందు ఇంజనీర్లు ఏమి చేస్తారో చూడండి క్రమాన్ని కొద్దిగా మారుద్దాం ఇంజనీర్లు విస్తృతంగా వాస్తుశిల్పి లేదా ప్రణాళిక రూపకల్పన అభివృద్ధి తయారీ పరీక్ష వ్యవస్థాపన సాంకేతిక ఉత్పత్తులు మరియు వ్యవస్థలను నిర్వహించడం మరియు నిర్వహించడం వాస్తవానికి ఏ ఒక్క ఇంజనీర్ ఈ అన్నీ కార్యాచరణలని చేయడు తన కెరీర్లో వేర్వేరు పాయింట్లలో అతను ఈ కార్యకలాపాల్లో పాల్గొనవచ్చు కానీ ఏ సమయంలోనైనా అతను ఈ కార్యకలాపాలలో ఒకదానిలో పాల్గొంటాడు మరియు ఈ కార్యకలాపాలన్నీ అతను పనిచేస్తున్న సంస్థ కోసం కొంత సంపద ఉత్పత్తికి దారితీయాలి మరలా ఇంజనీర్లు ఈ కార్యకలాపాలన్నీ చేయడమే కాదు కొన్నిసార్లు ఇంజనీర్లు సాంకేతిక ఉత్పత్తులు మరియు సేవలను ఉపయోగించి సేవలను అందిస్తారు వారు సేవలను అందిస్తారు ఉదాహరణకు మీరు విద్యుత్ సరఫరా లేదా నీటి సరఫరాను తీసుకుంటారు ఇంజనీర్లు ఈ ఉత్పత్తులపై సరైన రకమైన సేవలను అందించారని నిర్ధారించుకోవాలి మళ్ళీ మొదటిదానికి వస్తాము వాస్తవానికి ఇంజనీర్లు చాలా అరుదుగా ఒంటరిగా పనిచేస్తారు ఎల్లప్పుడూ ఏదైనా కార్యాచరణ ఇంజనీరింగ్ కార్యకలాపాలు ఇంజనీర్ల సమూహాన్ని కలిగి ఉంటాయి అదే స్థాయిలో సామర్థ్యం లేదా కొన్నిసార్లు క్రమానుగత పద్ధతిలో నిర్వహించబడతాయి కొంతమంది ఇంజనీర్లు కాని వారు సామాజికంగా సంబంధిత సంక్లిష్ట సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తారు ఇంజనీర్లు చేసేది అదే ఇవన్నీ చేస్తున్నప్పుడు వారు బాగా నిర్వచించిన ప్రొఫెషనల్ మరియు నైతిక ప్రమాణాలలో పనిచేయడం మరియు ప్రవర్తించడం అవసరం ఎందుకంటే ప్రతి ప్రొఫెషనల్ సంస్థకు ప్రవర్తన యొక్క కొన్ని అవసరాలు ఉన్నాయి మరియు ఇవి ప్రొఫెషనల్ మరియు నైతిక ప్రమాణాలుగా వివరించబడతాయి కాబట్టి ఇంజనీర్లందరూ వారిలో పనిచేయడం అవసరం ఇప్పుడు మనం మంచి ఇంజనీర్ ఎవరో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం మంచి ఇంజనీర్ ఎవరు అని మేము ఎక్కడ కనుగొంటాము సాధారణంగా ఇంజనీర్లు పరిశ్రమలచే నియమించబడుతున్నందున మరియు మేము ప్రపంచవ్యాప్తంగా ఉన్న లేదా ప్రసిద్ధ గౌరవనీయమైన పరిశ్రమలను సంప్రదించి వారి CEO లేదా వారి నిర్వాహకులను ఎవరిని మంచి ఇంజనీర్గా భావిస్తున్నామని చెప్పమని అడుగుతాము మరియు ఈ రకమైన సర్వేలు చాలా సార్లు జరిగాయి ఎందుకంటే అవసరాలు మారినప్పుడు సాంకేతిక పరిజ్ఞానం మారినప్పుడు మంచి ఇంజనీర్గా పరిగణించబడేది కూడా కాలంతో మారుతూ ఉంటుంది కాబట్టి ఇది మంచి ఇంజనీర్ యొక్క లక్షణంగా వారు పరిగణించే సారాంశం కొన్ని కంపెనీలు సూచించిన దానికంటే ఎక్కువ ప్రాధాన్యతనివ్వవచ్చు కానీ ఇవి సూచించబడతాయి తప్పనిసరిగా ఒక నిర్దిష్ట క్రమానుగత క్రమంలో ఏర్పాటు చేయబడవు కానీ మంచి ఇంజనీర్లందరికి ఇంజనీరింగ్ సైన్సెస్ మరియు టెక్నాలజీల గురించి మంచి జ్ఞానం ఉండాలి అని చెప్పడం మొదలవుతుంది దానిపై దాని గురించి రెండవ అభిప్రాయం లేదు ఇంజనీరింగ్ శాస్త్రాలు మరియు సాంకేతిక పరిజ్ఞానం గురించి తక్కువ జ్ఞానానికి ప్రత్యామ్నాయం లేదు అప్పుడు మరొకటి బాగా నిర్వచించబడిన మరియు తప్పుగా నిర్వచించబడిన సమస్యలను పరిష్కరించగల సామర్థ్యం ఎందుకంటే ఒక విద్యాసంస్థలో మనం అధ్యాయ సమస్యల ముగింపు లేదా మనం అడిగే పరీక్షా సమస్యల ముగింపు అని పిలవబడే బాగా నిర్వచించబడిన సమస్యలను పరిష్కరించడంలో శిక్షణ పొందే అవకాశం ఉంది కానీ వాస్తవ ప్రపంచంలో సమస్యలు ఎప్పుడూ బాగా నిర్వచించబడవు కాబట్టి ఒకరు తప్పుగా నిర్వచించిన సమస్యను పరిష్కరించగలగాలి మరియు బాగా నిర్వచించబడిన సమస్యగా మార్చగలగాలి ఆ ప్రక్రియ చాలా సులభం కాదు మరియు ఇది చెల్లుబాటు అయ్యే లేదా చెల్లుబాటు కాని అనేక ఊహలను కలిగి ఉంటుంది కాబట్టి మొదటి రెండు నిజంగా మీరు క్రమశిక్షణ అని పిలుస్తారు మంచి ఇంజనీర్ యొక్క మరొక లక్షణం కస్టమర్ యొక్క అవసరాలు మరియు మార్కెట్ పోకడలపై అవగాహన కలిగి ఉండటం ఇంజనీర్ చేసే ఏదైనా అతను ఎవరో ఒకరి అవసరాన్ని తీర్చాలి ప్రభుత్వం సాధారణ ప్రజల అవసరాలను తీరుస్తోంది లేదా ఒక సంస్థ వినియోగదారులకు కొన్ని సేవలు మరియు ఉత్పత్తులను అందుబాటులో ఉంచడానికి ప్రయత్నిస్తోంది కాబట్టి ఏదైనా మంచి ఇంజనీర్ యొక్క అవసరాలలో ఒకటి కస్టమర్ యొక్క అవసరాలు మరియు మార్కెట్ పోకడలపై అవగాహన ఒక అందమైన ఉత్పత్తిని రూపకల్పన చేసినా మరియు అది ప్రస్తుత మార్కెట్ పోకడలకు సంబంధించినది కానప్పటికీ ఉత్పత్తికి మార్కెట్ అంగీకరించే అవకాశం లేదు మరియు తదుపరిది ఒక జట్టులో పని చేసే సామర్థ్యం మేము ముందే చెప్పినట్లుగా ఇంజనీర్లు ఎల్లప్పుడూ జట్లలో పనిచేస్తారు కాబట్టి ఎవరైనా ఒంటరిగా పనిచేసే ప్రశ్న లేదు కాబట్టి ఒకరు తన సొంత నైపుణ్యాలు అవసరమయ్యే జట్టులో పనిచేయగలగాలి ఒక జట్టులో పనిచేయడానికి చాలా కఠినమైన స్వతంత్ర వైఖరిని తీసుకోలేరు మరియు ఇతరులతో కలిసి పనిచేయడం నేర్చుకోవాలి అప్పుడు డాక్యుమెంట్ ప్లాన్ మరియు సమర్థవంతంగా కమ్యూనికేట్ చేసే సామర్థ్యం వస్తుంది దురదృష్టవశాత్తు ఇది భారతీయ సందర్భంలో చాలా ముఖ్యమైనది అని మీరు పిలుస్తారు ఏదో చాలా మంది ఇంజనీర్లు డాక్యుమెంటేషన్ ఏదో అని భావిస్తారు లేదా కమ్యూనికేట్ చేయడం ద్వితీయ అవసరాలు మరియు సమస్యలను పరిష్కరించడం ప్రాథమిక అవసరం మీరు చాలా కంపెనీలను అడిగితే మీరు పరిశీలిస్తే ప్రణాళికను డాక్యుమెంట్ చేయడానికి మరియు సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయడానికి ఈ సామర్థ్యాన్ని వారు భావిస్తారు మరియు టెక్నాలజీలు నిరంతరం మారుతుండటం మరియు మార్కెట్ పోకడలు 4 సంవత్సరాల లేదా 2 సంవత్సరాల పోస్ట్ గ్రాడ్యుయేషన్ సమయంలో మీరు నేర్చుకున్న వాటిని నిరంతరం మార్చడం సరిపోదు అధికారిక కార్యక్రమం తర్వాత మీరు మీ అభ్యాసాన్ని ఆపలేరు మీరు ఉద్యోగంలో నిరంతరం నేర్చుకోవాలి కాబట్టి ఉద్యోగంలో నేర్చుకునే సుముఖత మరియు సామర్థ్యం ముఖ్యమైన అవసరాలలో ఒకటి చివరకు ఇంజనీరింగ్ కార్యకలాపాల యొక్క అన్ని కోణాల్లో ఆసక్తి మరియు అవగాహన కలిగి ఉంటుంది ఒకరు మిగతా అన్ని కోణాల గురించి తెలుసుకోవాలి ఇంజనీర్ పని ఏదో రూపకల్పన చేయడం ఏదైనా పరీక్షించడం మరియు డాక్యుమెంట్ చేయడం వంటి వాటితో ముగియదు దాని యొక్క అన్ని కోణాలు ఏమిటో తెలుసుకోవాలి మరియు ఇవి మంచి ఇంజనీర్ యొక్క లక్షణాలు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ రూపొందించినది మంచి ఇంజనీర్ల యొక్క ఈ లక్షణాలన్నింటినీ ప్రభావవంతంగా గ్రహిస్తుంది మరియు వాటిని అండర్గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ల యొక్క అవసరమైన ఫలితాల వలె వర్ణిస్తుంది మరియు వాటిని ప్రోగ్రామ్ ఫలితాలుగా పిలుస్తాము NBA పేర్కొన్న 12 ఫలితాలను మరొక యూనిట్లో చూస్తాము ఇప్పుడు అన్ని ఇంజనీరింగ్ ప్రోగ్రామ్లు జ్ఞానం నైపుణ్యాలు మరియు వైఖరిని అందించడానికి అవసరం ఇవి ప్రోగ్రామ్ ఫలితాలుగా పేర్కొనబడతాయి మరియు 12 వ తరగతి గ్రాడ్యుయేట్లను సులభతరం చేస్తాయి ఇది మంచి ఇంజనీర్ యొక్క లక్షణాలను పొందటానికి ఇంజనీరింగ్ ప్రోగ్రామ్కు ప్రవేశ స్థానం ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ ఉండాలి సరే ఇప్పుడు మనం చూసేది ఒక నియామకం ఉపన్యాసంలో సమర్పించబడిన వాటికి మించి కొంచెం అన్వేషించే గొప్ప ప్రయోజనానికి ఈ నియామకాలు ఉపయోగపడతాయి ఉదాహరణకు మంచి ఇంజనీర్ల లక్షణాలు ఏమిటి మీరు గుర్తించగలరా లేదా మీకు ఇష్టమైన మంచి ఇంజనీర్ను గుర్తించగలరా మీరు చూడవచ్చు ఇంటర్నెట్లో ఇంటర్నెట్లో సాహిత్యం పుష్కలంగా అందుబాటులో ఉంది మీకు ఇష్టమైన మంచి ఇంజనీర్ను మీరు గుర్తించి ఎంచుకోవచ్చు ఆపై 250 నుండి 400 పదాల వరకు ఎక్కడైనా కొన్ని పదాలు రాయవచ్చు మీరు అతన్ని లేదా ఆమెను మంచి ఇంజనీర్గా ఎందుకు భావిస్తారు కాబట్టి అవి మొదటి యూనిట్ చివరిలో ఉన్న అసైన్మెంట్లు ఆపై మనం మరొక యూనిట్ M1U2 లోకి వెళ్తాము M1U2 విద్య మరియు బోధన అనే సుపరిచితమైన పదాలను తిరిగి ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తుంది ఇవి పదాలు విద్య మరియు బోధన అనేది ప్రతిఒక్కరికీ తెలిసిన విషయం కానీ చాలాసార్లు అవి కొంచెం పరస్పరం మార్చుకోగలిగే విధంగా లేదా అస్పష్టంగా ఉపయోగించబడతాయి కానీ ఉపాధ్యాయుడిగా "విద్య" మరియు "బోధన" అనే పదాలపై స్పష్టమైన అవగాహన ఉండాలి మేము ఈ క్రింది యూనిట్లో అన్వేషిస్తాము మీ దృష్టికి చాలా ధన్యవాదాలు